మునుపటి ఉపన్యాసంలో నేను క్రోనిగ్ పెన్నీ మోడల్ని మీకు పరిచయం చేశాను ఇక్కడ మనం చూపిన రూపాన్ని పొటెన్షియల్ గా తీసుకున్నాము ఇక్కడ పొటెన్షియల్ యొక్క ఎత్తు లేదా కొంత భాగం V మరియు దానిలోని ఒక భాగం వెడల్పు a మరియు ఇతర భాగం b మరియు వేవ్ ఫంక్షన్ కోసం మనము ఒక సమీకరణాన్ని పొందాము మరియు మీరు డిటర్మినెంట్ తీసుకుంటే అది మీకు k డయాగ్రామ్ కు మరియు ఎనర్జీ కు మధ్యలో ఇస్తుందని చూపించాము ఇప్పుడు ఆ బ్యాండ్లు ఎలా వస్తున్నాయి మరియు ఎందుకు బ్యాండ్ లు ఉండాలి అనేది చూద్దాం KP మోడల్ యొక్క సరళీకృత వెర్షన్లో దీనిని చూడవచ్చు దీనిని క్రోనిగ్ పెన్నీ మోడల్ అని కూడా అంటారు మరియు నేను దీనిలో ఒక ఎక్కువ పొటెన్షియల్ ను తీసుకోబోతున్నాను మరియు నా పొటెన్షియల్ వాస్తవానికి ప్రతి పాయింట్ వద్ద డెల్టా ఫంక్షన్లను కలిగి ఉంటుంది కాబట్టి మనము ఒక ప్రకారంగా ఏమి చేశామో ఈ అడ్డంకులు అనంతమైన ఎత్తుగా తీసుకోబడ్డాయి మరియు వాటిని సున్నా మందంతో తయారు చేయబడ్డాయి మరియు అందువలన ఈ దూరం a మరియు పొటెన్షియల్ విలువ Vδx a ఇక్కడ Vδx 2a ఇది Vδ మరియు మొదలైనవి కాబట్టి పొటెన్షియల్ ఇప్పుడు V mVδ గా ఇవ్వబడింది మరియు ఇది పీరియడ్ a తో పీరియాడిక్ అని మీరు చూడవచ్చు మరియు ఈ పొటెన్షియల్ కోసం k కి వ్యతిరేకంగా ఎనర్జీ ని నిర్ణయించడానికి మనము ఉపయోగించాము కాబట్టి నన్ను మళ్లీ దాన్ని తయారు చేయనివ్వండి ఇవి పొటెన్షియల్ ఇది x0 xa x2a మరియు మొదలైనవి అని చెప్పండి మళ్లీ ఎనర్జీ ని నిర్ణయించడానికి మన వ్యూహంk అనేది అవసరమైన బౌండరీ కండిషన్లను మరియు బ్లోచ్ సిద్ధాంతాన్ని సంతృప్తి పరచాలి మరియు అది Ek వర్సెస్ k కు దారి తీస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో x మరియు 0 మరియు a మధ్యలో వేవ్ ఫంక్షన్ 22md2 dx2Eψ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది ఎందుకంటే V అనేది 0 అందువలనψ అనేది AeiαxBe iαx యొక్క ఒక కోయెఫిషియంట్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ విధంగా ఇవ్వబడిన ఈ ప్రాంతంలో నంబర్ వన్ ఇప్పుడు డెల్టా ఫంక్షన్ కోసం బౌండరీ కండిషన్ అలా ఉంది కాబట్టి అది అలా ఉంటుంది విలువ x వద్ద a కు సమానం అలాగే a కంటిన్యూస్ గా ఉంటుంది మరియు ఎందుకంటే డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ వలన విలువ x వద్ద a కు సమానం మరియు అది ఈ సందర్భంలో కంటిన్యూస్ కాదు మరియు ఈ అంతరాయం ఎంత అని మనం చూద్దాం కాబట్టి నా వద్ద ఈ ష్రోడింగర్ సమీకరణం 22md2 dx2mVδx maEψ ఉంది నేను దీనిని xa ϵ నుండి xaϵ వరకు ఇంటిగ్రేట్ చేస్తాను కాబట్టి నేను ఈ డెల్టా ఫంక్షన్ అంతటా ఇంటిగ్రేట్ చేస్తున్నాను నేను దానిని స్క్రీన్ పైభాగంలో చూపిస్తున్నాను నేను డెల్టా ఫంక్షన్ అంతటా ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏమి పొందుతాను నేను దీనిని పొందాను దాన్ని మళ్లీ చూపించనివ్వండి నేను ఇక్కడ x a వద్ద ఈ డెల్టా ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను కాబట్టి నేను 22ma a Vψa0పొందుతాను డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ చేస్తున్నప్పుడు ఇది మనము చాలాసార్లు చేశాము కాబట్టి నేను ఇక్కడ వివరాలలోకి వెళ్ళడం లేదు నేను ఎల్లప్పుడూ తిరిగి వెళ్లి చెక్ చేయవచ్చు అందువలన నేను వద్ద a మైనస్ ను a వద్ద 2mV2 ψ కి సమానం సరిహద్దు స్థితికి ఇది నా ఇతర సమీకరణం నా దగ్గర ψ a ఉంది అలాగే ఇది eikaψ0 కి సమానంగా ఉంటుంది దీన్ని మళ్లీ ఒక చిత్రం ద్వారా చూపిస్తాను కాబట్టి నాకు ఈ పొటెన్షియల్ ఉంది ఇది ఈ డెల్టా ఫంక్షన్లు నాకు వేవ్ ఫంక్షన్ ఉంది ఇది x 0 x a మరియు అలా అని చెప్పండి ఇక్కడ వేవ్ ఫంక్షన్ నేను రెడ్ పాయింట్ ద్వారా చూపిస్తాను నేను వేవ్ ఫంక్షన్ని ఇతర రెడ్ పాయింట్లో తీసుకుంటే దాన్ని సంబంధం ద్వారా అనువదిస్తే అది ఇక్కడ ఉంది కాబట్టి మనం కలిసి ప్రతిదాన్నీ సేకరిద్దాం నేను డెల్టా ఫంక్షన్ల కలయికలు x 0 x a x 2 a మరియు మొదలైనవి వేవ్ x o మరియు a మధ్య ఈ ప్రాంతానికి సమానం 0 మరియు a మధ్య x xAeiαxBe iαx గా ఇవ్వబడింది α అనేది s2mE2 అలాగే E అనేది 0 కంటే ఎక్కువ అని గమనించండి అప్పుడు డెల్టా ఫంక్షన్కు కుడివైపున a వద్ద xaఉంది ఈ రెడ్ స్పాట్ ద్వారా నేను దానిని చూపిస్తాను ఇది eikaψ0 కు సమానంగా ఉంటుంది అలాగే ఇది eikaAB తప్ప మరొకటి కాదు ఇప్పుడు వేవ్ ఫంక్షన్ ఇది బ్లోచ్ సిద్ధాంతం ద్వారా కంటిన్యూస్ గా ఉన్నందున దీనిని బ్లోచ్ సిద్ధాంతం ద్వారా వ్రాస్తాను మరియు x a వద్ద సబౌండరీ కండిషన్ మనకు ψa ψ కి సమానం మరియు ఇది AeiαaBe iαa అందువలన నేను బౌండరీ కండిషన్ మరియు బ్లోచ్ సిద్ధాంతాన్ని కలిసి ఉన్నాను అది AeiαaBe iαa ను సూచిస్తుంది ఇక్కడ నుండి ఒక బాణాన్ని గీద్దాం xa విలువ eikaAeikaB కి సమానం అందువలన నేను ఇప్పుడు A మరియు B ల కోసం సమీకరణం eiαa eikaA e iαa e ikaB0 వ్రాస్తాను అది సమీకరణం సంఖ్య 1 నాకు ఇంకా ఒక సమీకరణం ఉంది ఎందుకంటే రెండు కోయెఫిషియెంట్ లు ఉన్నాయి మరియు అది యొక్క కంటిన్యుటీ లేకపోవడం వల్ల వస్తుంది కాబట్టినేను ఇప్పటికే చెప్పాను a ψ విలువ 2mV2ψ కి సమానంగా ఉంటుందని ఇప్పుడు a విలువ eika 0 కి సమానంగా ఉంటుంది ఇది బ్లోచ్ సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇది eikaiα ఇస్తుంది మరోవైపు ψ విలువ iαAeiαa Be iαa కు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే ఇక్కడ నేను eiαaA e iαaB2mV2iαψ ను పొందాను మరియు a ను మనం ఇప్పటికే మునుపటి స్లయిడ్లో పొందాము మరియు అది 2mV2iα కి సమానం విలువ a వద్ద మరియు విలువ a వద్ద అదే కాబట్టి నేను దీనిని eikaAB అని వ్రాయగలను పదాలని ఇక్కడి నుండి అక్కడికి తీసుకురండి మరియు మీరు రెండవ సమీకరణాన్ని పొందుతారు ఇక్కడ కొంత కోయెఫిషియంట్ A తో పాటు ఇక్కడ కొన్ని కోయెఫిషియంట్స్ B 0 అంటే ఇది రెండవ సమీకరణం మీరు వాటి మీద పని చేయగలరుఎందుకంటే నేను పూర్తిగా వాటిని నేను పరిష్కరించట్లేదు అందువల్ల మళ్లీ నేను A మరియు B కొరకు రెండు సమీకరణాలను పొందుతాను నాకు కొన్ని కోయెఫిషియంట్స్ a ప్లస్ మరికొన్ని కోయెఫిషియంట్ B అనేది 0 కి సమానం అది నా సమీకరణం 1 కొన్ని ఇతర కోయెఫిషియంట్స్ A ప్లస్ కొన్ని ఇతర కోయెఫిషియంట్స్ B అనేవి 0 కు సమానం అది నా సమీకరణం 2 ఈ కోయెఫిషియంట్స్ k a V k a V k a మరియు v పరంగా ఉంటాయి మరియు పరిష్కారం ఉనికిలో ఉండాలంటే ఈ కోయెఫిషియంట్ల డిటెర్మినెంట్ అదృశ్యమవ్వాలి నేను డిటెర్మినెంట్ ను వ్రాయటం వదిలివేసి ఈ మొత్తం పనిని మీ కోసం చేస్తున్నాను దీన్ని చేసిన తర్వాత మనకు లభించే తుది సమీకరణం ఇది మరియు ఇది రెండు 2 x 2 మాట్రిక్స్ ల సాధారణ డిటర్మినెంట్ లు CoskaCosαamV22Sinαa మీరు డిటెర్మినెంట్ 0 చేసిన తర్వాత α 2mE2 k అని గుర్తుంచుకోండి కొంత ఇచ్చిన k a కూడా ఇవ్వబడింది మిగిలిన విషయాలు తెలుసు కాబట్టి సమీకరణం సంతృప్తి చెందినప్పుడు పరిష్కారం ఇవ్వబడుతుంది మనం చూద్దాం అది దేనికి దారి తీస్తుంది కాబట్టి నా దగ్గర ఉన్న సమీకరణం CoskaCosαamV22α Sinαa కేస్ వన్ ఒకవేళ V కనుక 0 అయితే V కనుక 0 అయితే అది ఫ్రీ ఎలక్ట్రాన్ గ్యాస్ లాంటిది కనుక మీరు ఆ సందర్భంలో కలిగి ఉండాలనుకుంటున్నది CoskaCosαa దీని అర్థం α విలువ k కి సమానం అంటే 2mE2kలేదా E అనేది 2k22m కి సమానం అదే సరైన సమాధానం V ఒకవేళ 0 కాకపోతే ఏమిటి ఈ సమీకరణాలు సంతృప్తి చెందిన చోట పరిష్కారం ఇవ్వబడుతుంది కానీ పరిష్కారం ఎలా ఉంటుందో అని మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి నేను కుడి వైపుకు a వ్యతిరేకంగా ప్లాట్ చేస్తే ఇది CosαamV22α Sinαa మనం దానిని αa గా ఉంచవద్దు మనం దానిని అలాగే α గా ఉంచుదాం కాబట్టి నేను ఈ పదానికి వ్యతిరేకంగా కుడి వైపున α ప్లాట్ చేస్తే ఇది ఇలా ఉంటుంది Α పెరుగుతున్న కొద్దీ ఆంప్లిట్యూడ్ తగ్గుతూనే ఉంటుంది ఎందుకంటే Sinα ద్వారా విభజించబడింది ఈ పాయింట్ 1 కంటే ఎక్కువ మరోవైపు Coska గరిష్ట విలువ 1 మరియు కనిష్ట విలువ 1 ఇది 1 ఇది 1 Coska CosαamV22α Sinαa కు సమానం కాబట్టి పరిష్కారం ఉనికి కోసం కుడి వైపు ఒకటి ని మించకూడదు కాబట్టి ఈ ప్రాంతాలలో మాత్రమే పరిష్కారం ఉంటుంది ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ మధ్య ఉంటే పరిష్కారం ఉంటుంది కాబట్టి కనుక ఈ మధ్య మరియు ఈ పాయింట్ పరిష్కారం ఉన్నట్లయితే నేను ఇక్కడ చదువుతాను ఈ పాయింట్ మరియు పాయింట్ మధ్య ఉంటే పరిష్కారం ఉంటుంది మరియు అన్ని ఇతర ప్రాంతాల పరిష్కారం ఉనికిలో లేదు ఇప్పుడు E కి సంబంధం ఉంది కాబట్టి నేను దానిని ఎడమ వైపున చూపిస్తాను విలువ 2mE2 ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాలలో ఎనర్జీ ఉంటే మాత్రమే నేను ఈ సమీకరణానికి పరిష్కారం కనుగొనగలను లేకుంటే లేదు కాబట్టి ఎనర్జీ ఈ బ్యాండ్ లలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ బ్యాండ్లు అక్కడ నుండి ఉత్పన్నమవుతాయి కాబట్టి నేను మీకు చూపించినది ఏమిటంటే డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ యొక్క ఈ విపరీతమైన కేసును నేను తీసుకుంటే బ్యాండ్ లు ఉత్పన్నమయ్యే పరిష్కారాన్ని చూడటం చాలా సులభం బ్లోచ్ సిద్ధాంతం మరియు బౌండరీ కండిషన్ లు అన్నీ ఎనర్జీ యొక్క కొన్ని ప్రాంతాలకు మాత్రమే సంతృప్తి చెందుతాయి లేకుంటే అవి కాదు కాబట్టి బ్యాండ్లు ఎందుకు ఉన్నాయో ఇది వెంటనే మీకు చెబుతుంది ఇప్పుడు నేను దీనిని ప్లాట్ చేయాల్సి వస్తే మళ్లీ ఇది 1 మరియు 1 కాబట్టి ఈ ప్రాంతాలు మాత్రమే నాకు అనుమతించబడిన ఎనర్జీ ని ఇస్తాయి మరియు ఇప్పుడు నేను k కి వ్యతిరేకంగా ఎనర్జీ ని ప్లాట్ చేయవలసి వస్తే మరియు ఇచ్చిన k కోసం మీరు ఎనర్జీ ని స్కాన్ చేయడం ద్వారా మీరు చేయగలిగితే మళ్లీ నేను k ను a నుంచి a కి పరిమితం చేయగలుగుతాను అలాంటి ఎనర్జీ విలువలు మీకు లభిస్తాయి ఇది లంబంగా ఉంటుంది ఈ బ్యాండ్ ప్రతిదీ ఇక్కడ చెదిరిన ఈ ప్రాంతానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ 1 మరియు ప్లస్ 1 ను ఎక్కడ కట్ చేస్తారనే దానిపై ఆధారపడి ప్రతి మనిషి ఎనర్జీ కనిష్టంగా లేదా గరిష్టంగా ఉంటుంది మరియు ఇది k విలువ 0 కి సమానం లేదా k విలువ a లేదా πa అని మీరు చూడవచ్చు ఈ సమీకరణాన్ని చూడటం మరియు V యొక్క విభిన్న విలువల కోసం ఈ బ్యాండ్ లను ప్లాట్ చేయడానికి ప్రయత్నించి ఏమి జరుగుతుందో చూడాలనేది మన కోరిక నేను k పెద్దగా తీసుకుంటే ఈ సమీకరణాన్ని నేను పరిష్కరించగలను ఆ తర్వాత నేను k ని పెద్దగా తీసుకుంటే ఏమి జరుగుతుందనే ప్రశ్నను కూడా మీరు నన్ను అడగవచ్చు మొదటి బ్రిలౌయిన్ జోన్లో ఏమి జరిగిందో ఖచ్చితంగా అదే పునరావృతం అయినట్లుగా ఎనర్జీ లను మీరు పొందుతారు మీరు ఇలాంటి ఎనర్జీ లను పొందుతారు ఇది k విలువను π a మరియు a మధ్య పరిమితం చేయగలదని మరియు ఇది నిజంగా పట్టింపు లేదు అని మీకు మళ్లీ చెబుతుంది మీరు ఎనర్జీల గురించిన మొత్తం సమాచారాన్ని ఇక్కడే పొందుతారు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ డెల్టా ఫంక్షన్ లేదా పీరియాడిక్ పొటెన్షియల్ ను పరిచయం చేయడం ద్వారా మనము ఇక్కడ ఒక ఖాళీని ఎరుపు రంగు ఎలిప్స్ ద్వారా సృష్టించాము మరియు ఎనర్జీ ఈ బ్యాండ్లలో ఉంది మరియు ఇది చాలా చిక్కులను కలిగి ఉంది వాటిని నేను తరువాత రెండు ఉపన్యాసాలను చర్చిస్తాను కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే మొదటిగా మనము క్రోనిగ్ పెన్నీ మోడల్ ని పీరియాడిక్ V ని m కలయికగా తీసుకొని మైనస్ ఇన్ఫినిటీ డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్స్ని సరళీకృతం చేశాము మరియు రెండవది ఇది మనకు వేవ్ ఫంక్షన్ AeiαxBe iαxA ని ఇస్తుంది ఆపై మూడవది బౌండరీ కండిషన్ లో సంతృప్తి మరియు బ్లోచ్ సిద్ధాంతం అనేది E యొక్క సమీకరణానికి దారితీసింది మరియు అది ఆ తరువాత బ్యాండ్ లకు దారితీసింది